ఇంతకుముందు మనం రియల్ టైమ్ టాస్క్ యొక్క భాగస్వామ్యం గురించి చర్చిస్తున్నాము ప్రారంభంలో మనం ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ను చూశాము ఇది చాలా సులభమైన పథకం ఇక్కడ వనరును సంపాదించిన తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరు కోసం వేచి ఉన్న అధిక ప్రాధాన్యత పని యొక్క ప్రాధాన్యతను వారసత్వంగా పొందుతుంది కానీ అప్పుడు ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ పథకానికి రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి అనగా డెడ్లాక్లు మరియు గొలుసు ప్రక్రియను నిరోధించే సమస్యను నివారించడానికి ఇది ఏమీ చేయలేదు ఇక్కడ బహుళ వనరులు అవసరమయ్యే అధిక ప్రాధాన్యత కలిగిన పని ప్రతి వనరులకు విలోమాలకు లోనవుతుంది అత్యధిక లాకర్ ప్రోటోకాల్లో ఆ వనరులను ఉపయోగించగల అత్యధిక ప్రాధాన్యత పనిని బట్టి వనరులకు సీలింగ్ ప్రాధాన్యతలు కేటాయించబడతాయి ఒక పని వనరును పొందిన తర్వాత దాని ప్రాధాన్యత సీలింగ్ విలువకు సమానంగా పెరుగుతుంది మరియు అందువల్ల వనరు అవసరం లేని ఇతర పనులు నిరోధించబడతాయి దీనిని వారసత్వ నిరోధకం అంటారు ఇంకా అత్యధిక లాకర్ ప్రోటోకాల్ మరియు ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ చర్చించబడతాయి అత్యధిక లాకర్ ప్రోటోకాల్లోని లక్షణాలు క్రింద వివరించబడినవి ఒక పని దాని వనరులలో ఒకదాన్ని పొందినప్పుడు మరియు అది ఇకపై నిరోధించబడదు అత్యధిక లాకర్ ప్రోటోకాల్ కింద గొలుసు ప్రక్రియను నిరోధించడం జరగదు ఇప్పటికే మరొక పని ద్వారా సంపాదించబడిన వనరులలో ఏదైనా ఉంటే ఆ పనికి అధిక ప్రాధాన్యత ఉంటుంది మరియు అందువల్ల ప్రస్తుత పనిని అమలు చేయడానికి అనుమతించబడదు ఒక పని వనరును పొందినప్పుడు దాని ప్రాధాన్యత పెరుగుతుంది ఒక పనికి రెండు వనరులు R1 మరియు R2 అవసరమని అనుకుంటే మరియు ఆ రెండు వనరులతో అనుబంధించబడిన పైకప్పు విలువ మనం పరిశీలిస్తున్న పని కంటే సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి వనరులలో ఒకటి మరొక పని ద్వారా లాక్ చేయబడినందున లేదా ఈ రెండు వనరులు మరొక పని ద్వారా లాక్ చేయబడినందున పనులలో ఒకటి లాక్ చేయబడిందని ఊహిస్తారు ఈ పనికి మొదటి వనరు అవసరమని అనుకుందాం మరియు తరువాత మొదటి వనరు విముక్తి పొందే వరకు అది బ్లాక్ అవుతుంది కానీ రెండవ వనరును కలిగి ఉన్న పని మరియు దాని ప్రాధాన్యత వనరు కోసం వేచి ఉన్న పని కంటే తగ్గకపోతే వనరును అభ్యర్థించే పని కంటే వనరుల పైకప్పు విలువ ఎక్కువగా ఉండాలి అందువల్ల అత్యధిక లాకర్ ప్రోటోకాల్ కింద గొలుసు ప్రక్రియను నిరోధించడం జరగదు మరియు అందువల్ల ఒక పనికి ఒక వనరు ఇవ్వడానికి ముందు అది అభ్యర్థించే అన్ని వనరులు అందుబాటులో ఉండాలి మరియు ఇది అత్యధిక లాకర్ ప్రోటోకాల్తో గొలుసు ప్రక్రియను నిరోధించదు ప్రతిష్ఠంభనకు సంబంధించి దాని ప్రవర్తన గురించి ఇక్కడ చర్చిద్దాం మరియు T1 మరియు T2 పనుల సాధారణ ప్రాధాన్యత వారసత్వ పథకం విషయంలో సంభవించే సంఘటనల యొక్క సమానమైన క్రమం అని అనుకుందాం ఇక్కడ ఇదే విధమైన సూచనలను వుహిస్తే T2 తక్కువ ప్రాధాన్యతనివ్వండి మరియు అది R2 ని లాక్ చేస్తుంది కానీ అది R2 ని లాక్ చేసిన తర్వాత T2 యొక్క ప్రాధాన్యత కనీసం T1 కి సమానంగా పెరుగుతుంది మరియు అందువల్ల T1 సిద్ధంగా ఉండదు మరియు R1 ని లాక్ చేయడానికి CPU ని పొందలేము మరియు తద్వారా T2 యొక్క ప్రాధాన్యతను కనీసం T1 కి పెంచడం మరియు అది R2 R1 ను లాక్ చేసి మళ్ళీ R1 R2 మొదలైనవాటిని అన్లాక్ చేస్తుంది అందువలన ప్రతిష్ఠంభన జరగదు మరేదైనా ఉదాహరణ తీసుకొని ప్రతిష్ఠంభన జరగకుండా చూడటం వలన T2 యొక్క ప్రాధాన్యత అది లాక్ చేసిన వనరు యొక్క సీలింగ్ ప్రాధాన్యతతో సమానంగా ఉంటుంది మరియు ఇతర పనులకు వనరు అవసరమైతే దాని ప్రాధాన్యత ఇతర పని యొక్క ప్రాధాన్యతతో సమానంగా ఉంటుంది మరియు అది కూడా అపరిమిత ప్రాధాన్యత విలోమాన్ని నిరోధిస్తుంది ఎందుకంటే పని యొక్క ప్రాధాన్యత వనరును పొందిన వెంటనే అధిక విలువకు పెరుగుతుంది ఇది వనరు యొక్క సీలింగ్ అవుతుంది అత్యధిక లాకర్ ప్రోటోకాల్ యొక్క ప్రధాన లోపాలు వారసత్వ నిరోధకం అని ఇప్పటికే మనం చర్చించుకున్నాము తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యత విలువ వనరును పొందినందున అధిక విలువకు పెంచబడుతుంది అందువల్ల వనరు అవసరం లేని ఇతర ఇంటర్మీడియట్ ప్రాధాన్యతా పనులు వారసత్వ నిరోధానికి లోనవుతాయి మరియు ఇంటర్మీడియట్ ప్రాధాన్యతా పనులు వాటి గడువును కోల్పోతాయి ఎందుకంటే బహుళ ప్రాధాన్యత కలిగిన పనుల కారణంగా అవి ప్రాధాన్యత విలోమాలను ఎదుర్కోవచ్చు మరియు వాటి గడువును కోల్పోవచ్చు ఒక పని కోసం నిరోధించే సమయం గురించి కింద వివరించడం జరిగింది అనేది నాన్ ప్రీమిటబుల్ రిసోర్స్ S ను ఉపయోగించే అన్ని పనుల సమితి అని అనుకుందాం మరియు అనేది రిసోర్స్ S ను ఉపయోగించి Tk టాస్క్ కోసం గణన సమయం అనుకుంటే మరియు తద్వారా ఏదైనా టాస్క్ Ti ని గరిష్ట సమయానికి బ్లాక్ చేయవచ్చు S మరియు Tk ని ఉపయోగించి గరిష్టంగా Tk లో ఉంటుంది అంటే వనరు అవసరం లేని Ti టాస్క్ కోసం గరిష్ట నిరోధక సమయాన్ని లెక్కించడానికి మనం ప్రయత్నిస్తున్నాము మనం మొదట అన్ని తక్కువ ప్రాధాన్యత పనులను మరియు అది ఉపయోగించే వనరులను కనుగొని ఆపై వనరును ఉపయోగించి గరిష్ట గణన సమయాన్ని కనుగొంటాము అన్ని తక్కువ ప్రాధాన్యత కలిగిన పనుల కోసం తలెత్తే ప్రశ్న వనరులు వాటి ఉపయోగం మరియు అవి ఉపయోగించే గరిష్ట సమయం గురించి మరియు ఇది పని i ని నిరోధించే సమయం అవుతుంది చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్లో అత్యధిక లాకర్ ప్రోటోకాల్ ఉపయోగించబడుతుంది ఉదాహరణకు ప్రాధాన్యత లాకింగ్ మ్యూటెక్స్ ఉన్న POSIX ప్రమాణం ఇక్కడ p థ్రెడ్ మరియు PRIO రక్షణకు ఈ సెట్ ప్రాధాన్యత ఉంది ప్రాథమికంగా అత్యధిక లాకర్ ప్రోటోకాల్ ఏమిటంటే PRIO ను రక్షించడం దీనికి POSIX మద్దతు ఇస్తుంది Linux అత్యధిక లాకర్ ప్రోటోకాల్కు మద్దతు ఇవ్వదు కాని ఇతర ప్రోగ్రామింగ్ భాషలు అత్యధిక లాకర్ ప్రోటోకాల్కు మద్దతు ఇస్తాయి జావా కోసం రియల్ టైమ్ స్పెసిఫికేషన్ కూడా అత్యధిక లాకర్ ప్రోటోకాల్కు మద్దతు ఇస్తుంది అయితే దీనిని ప్రాధాన్యత సీలింగ్ ఎమ్యులేషన్ అని పిలుస్తారు వారసత్వ సంబంధిత ప్రాధాన్యత విలోమానికి తీవ్రమైన సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇంటర్మీడియట్ ప్రాధాన్యత పనులకు విలోమానికి వనరు అవసరం లేదు మరియు ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ ఈ లోపాన్ని చాలావరకు అధిగమిస్తుంది ఇంతకుముందు మనం ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ పథకం యొక్క లోపాలు మరియు అత్యధిక లాకర్ ప్రోటోకాల్ గురించి చర్చించాము ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ ఇది అత్యధిక లాకర్ ప్రోటోకాల్ కంటే మెరుగైనది మరియు అధునాతన రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ లేదా పిసిపి ని ఉపయోగిస్తాయి సాధారణ ఆపరేటింగ్ సిస్టమ్లు పిసిపి ని ఉపయోగించవు ఎందుకంటే ఈ పథకం అత్యధిక లాకర్ స్కీమ్లోని ప్రాథమిక ప్రాధాన్యత వారసత్వ పథకం కంటే కొంచెం క్లిష్టంగా ఉంటుంది ప్రతి వనరుకు అత్యధిక లాకర్ ప్రోటోకాల్ మాదిరిగానే ప్రాధాన్యత సీలింగ్ కేటాయించబడుతుంది మరియు అత్యధిక లాకర్ ప్రోటోకాల్కు సంబంధించి ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే ఒక పని యొక్క ప్రాధాన్యత వనరును పొందిన వెంటనే దాని వనరు యొక్క సీలింగ్ ప్రాధాన్యతతో సమానంగా ఉండదు కానీ ఇక్కడ ఇది సిస్టమ్ వేరియబుల్ మాత్రమే మరియు దాని విలువ సీలింగ్ విలువకు సమానంగా మారుతుంది అనగా వనరును సంపాదించిన తర్వాత పని యొక్క ప్రాధాన్యత మారదు కానీ ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ అనే సిస్టమ్ వేరియబుల్ వలన మాత్రమే దాని విలువ పెరుగుతుంది ఉదాహరణకు R అనేది ఆక్రమణకు గురి కాని వనరు అయితే అది మూడు పనులు అయిన T10 T2 మరియు T5 లు R తో అనుబంధించబడితే దాని పైకప్పు విలువ T2 కు సమానమైన వనరుగా ఉపయోగించబడుతుంది అప్పుడు ఆ వనరును పొందే పని యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది అత్యధిక లాకర్ ప్రోటోకాల్ అదే ప్రాధాన్యతతో కొనసాగుతుంది కాని అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ వేరియబుల్ ఉంటుంది వనరును సంపాదించే ఏ పనులలోనైనా దాని విలువ రెండు అవుతుంది ప్రాధాన్యతా వారసత్వ ప్రోటోకాల్ మరియు ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే ప్రాధాన్యత వారసత్వ ప్రోటోకాల్ ఒక అత్యాశ విధానం అనగా ఒక పనికి వనరు అవసరమైనప్పుడు అది వనరు స్వేచ్ఛగా ఉంటే దాన్ని పొందుతుంది ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్లో ఒక వనరు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ వనరు కోసం ఒక పని అభ్యర్థించినప్పుడు అది కొన్ని పరిస్థితులలో కూడా ఆ వనరులు పొందకపోవచ్చు అందువల్ల ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ ఒక అత్యాశ విధానం కాదు ఇది ప్రాధాన్యతా వారసత్వ ప్రోటోకాల్కు భిన్నంగా ఉంటుంది ప్రస్తుత సిస్టమ్స్ సీలింగ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వేరియబుల్ మరియు ఒక పని వనరును పొందినప్పుడల్లా పని యొక్క ప్రాధాన్యత పెరగదు మరియు బదులుగా ప్రస్తుతం ఉపయోగించబడుతున్న అన్ని సిస్టమ్ సీలింగ్ లు మాత్రమే వనరుల గరిష్ట పైకప్పు విలువను పొందువీడియోస్తాయి CRi అయితే ప్రస్తుతం ఉపయోగించబడుతున్న వనరుల సమితి అప్పుడు CRi యొక్క సీలింగ్ గరిష్టంగా CSC అవుతుంది రెండు వనరులు ఉంటే CR1 మరియు CR2 అని చెప్తాము CR1 యొక్క సీలింగ్ విలువ 5 మరియు CR2 యొక్క సీలింగ్ విలువ 2 మరియు 2 అధిక ప్రాధాన్యత రెండు వనరులను ఉపయోగించినట్లయితే CSC 2 కు సెట్ చేయబడుతుంది సిస్టమ్ ప్రారంభంలో CSC 0 తో ప్రారంభించబడుతుంది సీలింగ్ ప్రోటోకాల్ కింద సంభవించే వనరుల భాగస్వామ్యం గురించి చర్చించబడుతుంది వాస్తవానికి ఇక్కడ రెండు నియమాలు ఉన్నాయి ఒక పని వనరును అభ్యర్థించినప్పుడు మొదటి నియమం వర్తిస్తుంది మరియు దానిని వనరుల అభ్యర్థన నియమం అని పిలుస్తారు రెండవ నియమాన్ని అభ్యర్థన విడుదల నియమం అని పిలుస్తారు మరియు ఒక పని వనరును విడుదల చేసినప్పుడు ఈ నియమం వర్తిస్తుంది రిసోర్స్ రిక్వెస్ట్ రూల్లో రెండు నిబంధనలు ఉన్నాయి మొదటిది రిసోర్స్ గ్రాంట్ క్లాజ్ ఇక్కడ ఒక పనికి రిసోర్స్ మంజూరు చేయబడుతుంది మరియు రెండవది వారసత్వ నిబంధన గా పిలువబడుతుంది ఇది ఒక పని కోరిన వనరును పొందనప్పుడు వర్తించబడుతుంది కానీ ఇది ఆ వనరును అడ్డుకుంటుంది అభ్యర్థన మంజూరు నిబంధనలో ఒక విధి వనరును పొందిన తర్వాత ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ అది పొందిన వనరు యొక్క సీలింగ్ తో తనిఖీ చేయబడుతుంది మరియు ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ కంటే వనరు యొక్క సీలింగ్ ఎక్కువగా ఉంటే ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ వనరుకు సెట్ చేయబడుతుంది మరియు వనరు యొక్క ప్రాధాన్యత CSC కన్నా ఎక్కువ కాకపోతే పనిని లాక్ చేయడానికి అనుమతించబడదు రిసోర్స్ గ్రాంట్ నిబంధనలో టాస్క్ యొక్క ప్రాధాన్యత ప్రస్తుత సిస్టమ్ సీలింగ్తో తనిఖీ చేయబడుతుంది మరియు ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ కంటే దాని ప్రాధాన్యత ఎక్కువగా ఉంటే దానికి వనరు ఇవ్వబడుతుంది మరియు ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ మంజూరు చేసిన వనరు సీలింగ్ విలువకు సమానంగా సెట్ చేయబడింది రిసోర్స్ గ్రాంట్ నిబంధనను ఇక్కడ సంగ్రహించినట్లయితే ఒక పని మొదట వనరును అభ్యర్థించినప్పుడు దాని ప్రాధాన్యత ప్రస్తుత సిస్టమ్ సీలింగ్తో పోల్చబడుతుంది మరియు దాని ప్రాధాన్యత ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ కంటే ఎక్కువగా ఉంటే దానికి వనరు ఇవ్వబడుతుంది మరియు CSC విలువ వనరు యొక్క ప్రాధాన్యత సీలింగ్కు సమానంగా సెట్ చేయబడుతుంది కానీ పని యొక్క వనరు ప్రాధాన్యతను అభ్యర్థించే పని CSC కన్నా తక్కువగా ఉంటే అది వనరును మంజూరు చేయదు మరియు అది ఆ వనరును నిరోధిస్తుంది ఇక్కడ వనరుల మంజూరు నిబంధన లో వనరులకు రెండు నిబంధనలు ఉన్నాయి మొదట పని యొక్క ప్రాధాన్యత సీలింగ్ ప్రాధాన్యత కంటే ఎక్కువగా ఉంటే దానికి వనరు ఇవ్వబడుతుంది మరియు ప్రస్తుత వ్యవస్థ పైకప్పు వనరుతో అనుబంధించబడిన పైకప్పుకు సమానంగా మారుతుంది ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ కంటే దాని ప్రాధాన్యత పెద్దది కానప్పటికీ సీలింగ్ ప్రాధాన్యత CSC కి సమానమైన ఏదైనా వనరును కలిగి ఉంటే అప్పుడు కూడా CR కు యాక్సెస్ మంజూరు చేయబడుతుంది లేకపోతే అది వనరులకు ప్రాప్యత ఇవ్వబడదు మరియు అది వనరులను నిరోధిస్తుంది పనికి క్లిష్టమైన వనరు మంజూరు చేసిన వెంటనే ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ వనరు యొక్క సీలింగ్ కు సమానంగా తయారవుతుంది ఇది ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ కంటే వనరు యొక్క సీలింగ్ ఎక్కువగా ఉంటేనే మంజూరు చేయబడుతుంది వారసత్వ నిబంధన లో ఒక పనిని నిరోధించడానికి ఒక పని చేస్తే అది వనరును మంజూరు చేయలేదు అప్పుడు ఆ వనరును కలిగి ఉన్న పని నిరోధించబడిన వనరు యొక్క ప్రాధాన్యతను పొందుతుంది వనరును కలిగి ఉన్న పని అత్యధిక లాకర్ ప్రోటోకాల్ మాదిరిగా కాకుండా దాని ప్రాధాన్యతను మార్చదు కానీ ఒక వనరు కోసం ఒక టాస్క్ బ్లాక్ చేసినప్పుడు మాత్రమే అది పని యొక్క ప్రాధాన్యతను వారసత్వంగా పొందుతుంది వనరుల మంజూరు నియమం యొక్క రివర్స్ అయిన వనరుల రిలీజ్ రూల్ లో ఒక టాస్క్ రిసోర్స్ను విడుదల చేసిన వెంటనే సిఎస్సి మళ్లీ ఉపయోగించని అన్ని వనరుల క్రింద ఉన్న అన్ని పనులతో తనిఖీ చేయబడుతుంది మరియు పైకప్పు దాని గరిష్ట విలువకు సెట్ చేయబడింది ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ విడుదల చేయబడిన ప్రస్తుత వనరు యొక్క సీలింగ్ కు సమానంగా ఉంటే అప్పుడు సిఎస్సి మారదు పైన పేర్కొన్న విషయాన్ని సంగ్రహించినట్లయితే ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ మనకు తెలిసిన వనరుల గరిష్ట సీలింగ్ మరియు CSC కి సమానమైన ఒక వనరు తిరిగి ఇవ్వబడితే అప్పుడు అన్ని వనరులు తనిఖీ చేయబడతాయి వాటి సీలింగ్ విలువలు పొందబడతాయి మరియు ఆ సీలింగ్ గరిష్ట విలువ CSC కి కేటాయించబడుతుంది ప్రస్తుత వనరు యొక్క సీలింగ్ విలువ CSC కన్నా తక్కువగా ఉంటే అప్పుడు CSC విలువ మారదు మరియు T1 యొక్క ప్రాధాన్యత కూడా నవీకరించబడుతుంది ఇది వనరును విడుదల చేసి ఉంటే ఆ వనరుపై నిరోధించే ఏ పని అయినా ప్రాధాన్యతను వారసత్వంగా పొందవచ్చు అటువంటి సందర్భంలో పనుల ప్రాధాన్యత అసలు ప్రాధాన్యతకు తిరిగి మార్చబడుతుంది సీలింగ్ ప్రోటోకాల్స్ యొక్క పని గురించి కొన్ని ఉదాహరణలను ఈ క్రింది ఇవ్వబడినవి క్లిష్టమైన వనరు T1 T2 T3 లతో ఉపయోగించబడుతుంది మరియు T1 యొక్క ప్రాధాన్యత 10 T2 యొక్క ప్రాధాన్యత 2 మరియు T3 యొక్క ప్రాధాన్యత 5 మరియు మూడు పనులు CR1 ను ఉపయోగించగలవు కాబట్టి CR1 తో అనుబంధించబడిన సీలింగ్ ప్రాధాన్యత 10 అనేది విండో ఆధారిత వ్యవస్థలో మాదిరిగా 10 కి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని వుహిస్తూ ప్రస్తుత సిస్టమ్ సీలింగ్తో ప్రారంభించడానికి 0 కు సెట్ చేయబడింది మరియు T3 CR1 ని లాక్ చేస్తుందని అనుకోవాలి అత్యధిక లాకర్ ప్రోటోకాల్ వలె కాకుండా T3 యొక్క ప్రాధాన్యత మారదు ఇది అధిక ప్రాధాన్యతతో కొనసాగుతుంది కాని ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ CR1 యొక్క సీలింగ్ ప్రాధాన్యతతో సమానం ఇది 10 కి సమానం CSC విలువ మాత్రమే పెరుగుతుంది తదుపరి మరొక పని వనరును అభ్యర్థిస్తుందని అనుకుందాం ఇది టాస్క్ T2 దీని ప్రాధాన్యత 2 మరియు ఇది వనరును పొందింది ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ 10 కి సెట్ చేయబడింది మరియు T2 యొక్క ప్రాధాన్యత మారదు కాబట్టి T3 ఒక టాస్క్ ఉందని చెప్పబడితే ఇది ప్రాధాన్యత స్థాయి 2 వద్ద పనిచేస్తూనే ఉంటుంది మరియు ప్రాధాన్యత 5 యొక్క టాస్క్ T3 ను అమలు చేద్దాం కొంత సమయం తరువాత అది T2 ని అభ్యర్థిస్తుంది మరియు ఈ సందర్భంలో వారసత్వ నిబంధన వర్తిస్తుంది మరియు T2 యొక్క ప్రాధాన్యత 5 అవుతుంది ఇది వనరును విడుదల చేసిన వెంటనే విడుదల నిబంధన వర్తిస్తుంది మరియు ఇది దాని పాత ప్రాధాన్యత 2 కి తిరిగి వస్తుంది T3 CR ను ఉపయోగిస్తున్నందున ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ ఇప్పటికీ 10 గా ఉంది వనరు యొక్క సీలింగ్ ప్రాధాన్యత ప్రస్తుత సిస్టమ్ సీలింగ్కు కేటాయించబడుతుంది వేరే వనరు CR2 అవసరమయ్యే T4 మరొక పని అని చెప్పబడితే ఈ వనరును లాక్ చేయడానికి ఇది అనుమతించబడదు ఎందుకంటే T4 యొక్క ప్రాధాన్యత 10 తో ఉన్న CSC తో పోల్చబడుతుంది అయితే T4 యొక్క ప్రాధాన్యత 6 అయితే T3 కన్నా ఎక్కువ కానీ అది నిష్క్రియంగా ఉన్న వనరును అభ్యర్థిస్తోంది CR2 మంజూరు చేయబడదు ఎందుకంటే ప్రాధాన్యత మంజూరు క్లబ్లలో T4 యొక్క ప్రాధాన్యత ప్రస్తుత సిస్టమ్ సీలింగ్తో పోల్చబడుతుంది మరియు ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ ప్రాధాన్యత T4 కన్నా ఎక్కువగా ఉన్నందున T4 వనరును లాక్ చేయడానికి అనుమతించబడదు ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్లో ఒక పనికి వనరు మంజూరు చేయబడినప్పుడు దాని ప్రాధాన్యత వాస్తవానికి మారదు మరియు ప్రస్తుత సిస్టమ్ పైకప్పు మాత్రమే అత్యధిక లాకర్ ప్రోటోకాల్కు భిన్నంగా మారుతుంది మరియు పని దాని స్వంత ప్రాధాన్యతతో కొనసాగుతుంది వనరు అవసరం లేని ఇతర పనులు అత్యధిక లాకర్ ప్రోటోకాల్ మాదిరిగా కాకుండా అవి నిరోధించబడవు ఎందుకంటే తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరును పొందుతుంది అయితే ఇది జరగదు మరియు మనం దీనిని వారసత్వ సంబంధిత విలోమం అని పిలిచాము వారసత్వ సంబంధిత విలోమం ఆ కోణంలో ఇక్కడ జరగదు ఎందుకంటే ఒక పని వనరును పొందిన వెంటనే దాని ప్రాధాన్యత విలువ మారదు ఇతర పనులు యథావిధిగా అమలు చేస్తూనే ఉంటాయి మరియు వారసత్వానికి సంబంధించిన నిరోధాలు జరగవు మరొక పని అది కలిగి ఉన్న వనరు కోసం అభ్యర్థించినప్పుడు మాత్రమే టాస్క్ యొక్క ప్రాధాన్యత మారుతుంది వారసత్వ నిబంధన వర్తిస్తుంది మరియు విధి ప్రాధాన్యత పెరుగుతుంది ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ విశ్లేషించబడితే ఇది డెడ్లాక్లు చైన్ బ్లాకింగ్ అపరిమిత ప్రాధాన్యత విలోమాలను నిరోధిస్తుందని మరియు వారసత్వ సంబంధిత విలోమాలను కూడా పరిమితం చేస్తుందని గమనించవచ్చు వారసత్వ సంబంధిత విలోమం ద్వారా అత్యధిక లాకర్ ప్రోటోకాల్తో పెద్ద సమస్య వస్తుంది మరియు ఈ ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ ద్వారా ఇది చాలా వరకు తగ్గించబడుతుంది అయితే ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ అత్యధిక లాకర్ ప్రోటోకాల్ కంటే కొంచెం క్లిష్టమైన ప్రోటోకాల్ అయితే ఇది ఇప్పటికీ చాలా అనువర్తనాల్లో ఉపయోగించబడుతుంది ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్లో సంభవించే వివిధ రకాల ప్రాధాన్యత విలోమాలు మూడు రకాలు అవి ప్రత్యక్ష విలోమం వారసత్వ సంబంధిత విలోమం మరియు ఎగవేత సంబంధిత విలోమం ప్రత్యక్ష విలోమం చాలా సులభం గా ఉంటుంది ఇక్కడ తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరును కలిగి ఉంటుంది మరియు తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరును విడుదల చేసే వరకు వేచి ఉండాలి ప్రత్యక్ష విలోమంలో తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరును కలిగి ఉంటుంది అయితే అధిక ప్రాధాన్యత కలిగిన పని వేచి ఉండాలి తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరు యొక్క ఉపయోగాలను పూర్తి చేసి విడుదల చేసే వరకు ఆ వనరు అవసరమయ్యే అధిక ప్రాధాన్యత కలిగిన పని వేచి ఉండాలి 6 టాస్క్లు ఉన్నాయని అనుకుందాం మరియు ప్రతి పనికి అవసరమైన క్లిష్టమైన వనరులు మరియు అవసరాలకు ప్రాతినిధ్యం వహించిన వ్యవధి పై టాస్క్ గ్రాఫ్లో ఇవ్వబడ్డాయి T1 మరియు T2 కి R1 వనరు అవసరం T1 కి 5 యూనిట్లకు T2 కి 2 యూనిట్లకు అవసరం R3 వనరు T2 మరియు T6 ద్వారా అవసరం మరియు R2 వనరు వరుసగా 1 మరియు 5 యూనిట్లకు T1 మరియు T4 కి అవసరం టాస్క్లు వాటి ప్రాధాన్యత విలువల ప్రకారం క్రమబద్ధీకరించబడ్డాయి అని వుహిస్తే అది T1 అత్యధిక ప్రాధాన్యత మరియు T6 అతి తక్కువ ప్రాధాన్యత మరియు ప్రత్యక్ష విలోమాలు సంభవించవచ్చు ఒకవేళ T2 కనుక వనరు R1 ని కలిగి ఉంటే T1 అధిక ప్రాధాన్యత అయినప్పటికీ T1 వేచి ఉండాలి మరియు R1 మరియు T2 ఖాతాలో T1 పని 2 కాలవ్యవధి కోసం వేచి ఉండాలి అదేవిధంగా T2 T6 మరియు రిసోర్స్ R3 ఖాతాలో 8 కాలానికి ప్రత్యక్ష విలోమం చేయవలసి ఉంటుంది అదేవిధంగా చెత్త సందర్భంలో T1 పని T4 కారణంగా 5 యూనిట్ల విలోమానికి లోనవుతుంది ప్రత్యక్ష విలోమం అధిక ప్రాధాన్యత కలిగిన పని ఇది వనరును కలిగి ఉన్న తక్కువ ప్రాధాన్యత కలిగిన పని కారణంగా ప్రత్యక్ష విలోమానికి లోనవుతుంది మనం ఇక్కడితో ముగిద్దాం మరియు తరువాతి ఉపన్యాసంలో ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్లో సంభవించే ఇతర రకాల విలోమాలను పరిశీలిద్దాం